మూడవ ఉపన్యాసానికి స్వాగతం గత రెండు ఉపన్యాసాలలో మేము C ప్రోగ్రామింగ్ యొక్క ప్రాథమికాలను చూశాము మేము వేరియబుల్స్ మొదలైన వాటి యొక్క ప్రాథమిక భావనలను కూడా చూశాము మేము నియంత్రణ స్ట్రక్చర్ను చూశాము మేము లూప్ల ను కూడా చూశాము ఈ ఉపన్యాసంలో C మనకు అందించే ముఖ్యమైనదాన్ని చూస్తాము మరియు అది అర్రే ల భావన మేము ఇంటీజర్స్ ఫ్లోట్ పాయింటింగ్ సంఖ్యలు మరియు క్యారెక్టర్ వంటి ప్రాథమిక డేటా టైప్స్ ని చూశాము ఇవి ప్రాథమిక డేటా టైప్స్ కాబట్టి మీరు దానిని ఉపయోగించి నంబర్స్లేదా క్యారెక్టర్స్ ను పొందవచ్చు కానీ కొన్నిసార్లు మనకు ఈ విలువల తార్కిక సేకరణ కూడా అవసరం అది కేవలం ఒక వ్యాల్యూ సరిపోతుంది అని కాదు మనకు విలువల లాజికల్ కలెక్షన్ అవసరం ఇక్కడ అర్రేస్ వస్తాయి కాబట్టి అర్రేస్ ను అగ్రిగేట్ డేటా టైప్స్ అని అంటారు కాబట్టి ఇది ఒక నిర్దిష్ట అగ్రిగేట్ డేటా టైప్ ఇది ఒకే రకమైన మూలకాల యొక్క డేటాను సమగ్రపరుస్తుంది మీరు వివిధ రకాలైన డేటాను కూడా కలుపుకోవచ్చు మేము దానిని తరువాత చూస్తాము వీటిని స్ట్రక్చర్స్ అంటారు మేము వాటిని తర్వాత చూస్తాము కానీ అర్రేస్ అనేవి ఒకే డేటా టైప్ యొక్క అగ్రిగేట్ ఎలిమెంట్స్ కాబట్టి మీకు ఇది అవసరమైన చోట చాలా ఉదాహరణలు ఉన్నాయి ఒక ప్రాథమిక విషయం ఏమిటంటే ఈ అర్రేలు సాధారణంగా స్థిర పరిమాణంలో ఉంటాయి మరియు అవి కూడా వరుసగా సూచిక చేయబడతాయి ఈ విషయాలన్నీ మనం ముందుకు సాగుతున్నప్పుడు చూస్తాము అర్రేలు అనేవి ఒకే రకమైన లాజికల్ కలెక్షన్స్ ఉదాహరణకు ఇది విద్యార్థి మార్కుల జాబితా కావచ్చు అది మీరు ఒక సంవత్సరం పాటు రికార్డ్ చేస్తున్న ఉష్ణోగ్రత కావచ్చు లేదా మీరు మాత్రికలను సేవ్ చేయాలనుకుంటున్నారు మరియు మ్యాట్రిసెస్ పై ఆపరేషన్ లను చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ అర్రేల కి ఉదాహరణలు మరియు ఈ అర్రేస్ లో మీరు కనిష్టాన్ని కనుగొనడం గరిష్టాన్ని కనుగొనడం లేదా మీరు విద్యార్థుల పేర్లు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వచ్చే విధంగా అన్ని ఎలిమెంట్స్ ను ఆర్డర్ చేయాలనుకుంటున్నారు లేదా మీరు రోజు యొక్క నిర్దిష్ట టెంపరేచర్ మరియు మొదలైన వాటి కోసం వెతకాలనుకోవచ్చు కాబట్టి ఇవి సాధారణ కార్యకలాపాలు మీరు అర్రే లోని ఎంట్రీలను చదవగలగాలి మీరు అర్రే పై ఆపరేషన్స్ ని చేయాలనుకుంటున్నారు మరియు మొదలైనవి మరియు మేము ఈ ఉపన్యాసంలో సరిగ్గా అదే చేస్తాము మనం ఒక చిన్న ఆలోచనా ప్రయోగం చేద్దాం మేము సంవత్సరం సగటు టెంపరేచర్ ను కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి మనకు 365 రోజులు ఉన్నాయి అర్రేస్ అని పిలువబడే ఈ అగ్రిగేట్ డేటా టైప్స్ కు మనకు మద్దతు లేకుంటే మన ప్రోగ్రామ్ ఇలా కనిపిస్తుంది కాబట్టి మేము ఇక్కడ కోడ్ విభాగాన్ని మాత్రమే చూపిస్తాము అందులో ఏముందో చూద్దాం కాబట్టి అన్నింటిలో మొదటిది 365 డేస్ మనకు 365 వేరియబుల్స్ అవసరం ఫ్లోట్ టెంపరేచర్ 1 టెంపరేచర్ 2 మరియు టెంపరేచర్ 365 వరకు అవసరం మనకు ఈ ప్రకటనలన్నీ అవసరం కాబట్టి మేము డాట్ డాట్ డాట్ అని చూపించినప్పటికీ మనకు నిజంగా చాలా డిక్లరేషన్లు అవసరం ఆపై మేము మొత్తం మరియు ఆవరేజ్ ను కనుగొనబోతున్నాము సమ్ ని కనుగొనండి తర్వాత ఆవరేజ్ ను కనుగొనండి కాబట్టి మేము చేయవలసినది ఏమిటంటే అన్ని వేరియబుల్స్ను ఒక్కొక్కటిగా తీసుకొని వాటి ద్వారా చదవడం కాబట్టి మన దగ్గర చాలా డిక్లరేషన్లు ఉన్నాయి ఆపై మేము వాటన్నింటిని స్కాన్ చేస్తున్నాము చివరకు మనకు ఒక భారీ ఎక్స్ప్రెషన్ కావలి ఈ వేరియబుల్స్లో ప్రతి ఒక్కటి తీసుకుంటుంది మరియు వాటిని జోడించి సమ్ ని ఇవ్వండి కాబట్టి మన దగ్గర ఉన్నది నిజంగా గజిబిజిగా ఉంటుంది కాబట్టి మనకు 365 వేరియబుల్ నేమ్స్ ఉన్నాయి మేము వాటిలో ప్రతి ఒక్కదాన్ని స్కాన్ చేయాలి మరియు మేము 365 లైన్లను కలిగి ఉంటాము వాటిని స్కాన్ చేస్తాము కాబట్టి మీరు ఇక్కడ ఈ బ్లాక్లో ఏమి చేస్తారు చివరగా మీరు అన్ని వ్యాల్యూస్ ను జోడించే చోట ఇది కూడా గజిబిజిగా ఉంటుంది ఎందుకంటే మీరు ఏదైనా మరచిపోయినట్లయితే మీరు వెనక్కి వెళ్లి ఏది మిస్ అయిందో తనిఖీ చేయడానికి మీకు మార్గం లేదు కాబట్టి ఇది పనులు చేయడానికి మంచి మార్గం కాదు మరియు ప్రోగ్రామింగ్ భాషలు ఒకే డేటా టైప్ కి మద్దతునిస్తాయి టెంపరేచర్ ఫ్లోటింగ్ పాయింట్గా ఉంటుంది మరియు వాటిలో చాలా వరకు అర్రే అని పిలువబడతాయి కాబట్టి అర్రేస్ ను ఉపయోగించి అదే పనిని చూద్దాం మేము అర్రేలను ను ఉపయోగిస్తే ఇది చాలా మంచిది కాబట్టి మీరు గమనించే మొదటి విషయం ఏమిటంటే ఫ్లోట్ టెంప్ 365 ఉంది కాబట్టి మీరు ఇక్కడ చూసేది మీరు చూస్తారు ఇక్కడ ఒక డిక్లరేషన్ ఉంది ఇది ఓపెన్ బ్రాకెట్ 365 క్లోజ్ బ్రాకెట్ లాగా ఉంటుంది మనకు ఒక్క ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ కూడా అక్కర్లేదు నాకు 365 ఫ్లోటింగ్ పాయింట్ నంబర్లు కావాలి కాబట్టి అది ఎక్కడో కేటాయించాలి మునుపటిలాగా మనకు ఫ్లోట్ సమ్ 0 గా మరియు యావరేజ్ ఉంది ఇప్పుడు మేము ఎలిమెంట్స్ ను ఒక్కొక్కటిగా స్కాన్ చేయాలనుకుంటున్నాము ఈ మొత్తం విషయం చాలా బాగుంది మరియు సరళంగా మారుతుంది మీరు ఇంతకు ముందు for loopని చూసారు for loop లో i0 i365i మరియు scanf"f"tempi ఉంటుంది కాబట్టి ఈ లూప్ చేసేది ఏమిటంటే ఇది ఎలిమెంట్స్ ను ఒక్కొక్కటిగా స్కాన్ చేస్తుంది మరియు దానిని temp అని పిలవబడే దానిలో నిల్వ చేస్తుంది మరి కొద్ది సేపట్లో i temp అంటే ఏమిటో చూద్దాం కానీ మీరు గమనించాలని మేము కోరుకునే మొదటి విషయం ఏమిటంటే మనం మరింత సులువుగా చేద్దాం మీరు ఇంతకు ముందు కలిగి ఉన్న 365 లైన్లకు బదులుగా ఇప్పుడు మీకు మూడు లైన్ల కోడ్ ఉంది ఇది 365 ఎలిమెంట్లను స్కాన్ చేస్తోంది మన దగ్గర ఉన్న మరో విషయం చాలా బాగుంది అనేది కేవలం అడిషన్ కాబట్టి మునుపటిలాగా మేము i0 నుంచి i364 వరకు అన్ని ఎలిమెంట్స్పై మళ్ళిస్తాము రెండూ కలుపుకొని మరియు మేము టెంపరేచర్ ను సమ్ కి జోడిస్తాము కాబట్టి మీరు ఒక సమయంలో ఒక టెంపరేచర్ ను జోడిస్తారు మరియు ఫలితం సమ్ కి తిరిగి వస్తుంది ఈ లూప్ చివరిలో మీరు సమ్ కలిగి ఉన్నారు ఇది 365 రోజులలో అన్ని టెంపరేచర్ ల సమ్ ని ఇస్తుంది కాబట్టి మీరు 365 ద్వారా భాగిస్తే మీరు ఆవరేజ్ ని పొందుతారు కాబట్టి మీరు ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే సమ్ నిజానికి ఇక్కడ 0 తో ప్రారంభించబడింది కాబట్టి మీరు టెంపరేచర్ గా 0తో ప్రారంభించి ఆపై మీరు 365 రోజుల టెంపరేచర్ లను అందించడానికి ప్రతి రోజు టెంపరేచర్ ను జోడించాలి ఆపై మీరు 365 తో భాగిస్తారు కాబట్టి ఈ మొత్తం విషయం గురించి మంచి విషయం ఏమిటంటే ఇది ఒక స్క్రీన్కి సరిపోతుంది కాబట్టి మనకు 5 సంవత్సరాలకి కావాలంటే మేము చేయాల్సిందల్లా మేము 3655 ఇటరేషన్స్ ని ఇటరేట్ చేస్తాము కాబట్టి ఆ కోడ్ పీస్ ఇప్పటికీ చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి మేము చాలా వేరియబుల్స్ ని డిక్లేర్ చేయనవసరం లేదు మరియు ప్రోగ్రామ్ గజిబిజిగా ఉండదు మరియు మీరు వ్యక్తిగత వేరియబుల్లను కలిగి ఉన్నప్పుడు కంటే మీరు అర్రేలను కలిగి ఉన్నప్పుడు ఎర్రర్లకు తక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు అర్రేలను మరింత వివరంగా చూద్దాం మొదటి విషయం ఏమిటంటే మునుపటిలాగా మనం వాటిని ఉపయోగించే ముందు అర్రేస్ ను ప్రకటించాలి వాక్యనిర్మాణం క్రింది విధంగా ఉంటుంది కాబట్టి మీరు టైప్తో ప్రారంభించి ఆపై మీరు అర్రే పేరును ఇస్తారు మరియు ఆపై మీరు ఎలిమెంట్స్ నెంబర్ ను ఇస్తారు ఇలాగే మీరు ఈ టైప్ ని పేర్కొనండి మీరు అర్రే పేరును పేర్కొనండి మరియు ఎలిమెంట్స్ నెంబర్ ను ఇస్తారు ఈ సందర్భంలో మార్కులు అనే అర్రే సైజ్ 7 అవుతుంది మరియు అవన్నీ ఇంటీజర్స్ కాబట్టి ప్రధాన విషయం ఏమిటంటే గుర్తుంచుకోండి ఇది ఇక్కడ టైప్ ఇంటీజర్ యొక్క అగ్రిగేట్ డేటా టైప్ అదేవిధంగా ఈ లైన్లో మనకు టెంపరేచర్ ఉంటుంది ఇది 365 ఎలిమెంట్స్ గల అర్రే మరియు అది కలిగి ఉండే విలువలు ఫ్లోటింగ్ పాయింట్ విలువలు అవుతాయి మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉదాహరణకు మీరు int marks7 అని చెప్పినప్పుడు ఇది కంటిన్యూయస్ గా ఉంటుంది ఇవి మీ మెమరీలో కంటిన్యూయస్ గా ఉండే లొకేషన్ మరియు అర్రే యొక్క ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్ ను marks0 marks1 గా మరియు marks6 వరకు ఇండెక్స్ చేయవచ్చు marksi రూపంలో ఏదైనా ఉంటే ఇక్కడ 0 i 6 గా ఉంటే చెల్లుతుంది మెమరీ పరంగా ఏమి జరుగుతుందో చూద్దాం ఇంతకుముందు మెమరీ కోణం నుండి వేరియబుల్స్కు ఏమి జరుగుతుందో మనం చూశాము మెమరీ పాయింట్ కోణం నుండి అర్రేస్ కు ఏమి జరుగుతుందో చూద్దాం మీరు Int marks7 వంటి డిక్లరేషన్ను చూసినప్పుడు మీరు నిజంగా చూస్తున్నది అర్రే మీరు ఇక్కడ మెమరీ లొకేషన్స్ ను చూస్తారు మేము మెమరీలో కొంత భాగాన్ని మాత్రమే చూపిస్తున్నాము మరియు మార్కులు అని పిలువబడే ఒక వేరియబుల్కు బదులుగా మనము marks0 నుండి marks6 వరకు 7 వేరియబుల్లను కలిగి ఉండబోతున్నాము కాబట్టి ఇది పొరపాటు కాదు ఇక్కడ marks0 నుండి marks6 వరకు ఉంటుంది కానీ marks1 నుండి marks7 వరకు కాదు కొన్ని లాంగ్వేజెస్ 1 వద్ద అర్రేస్ ను ఇండెక్స్ చేయడం ప్రారంభిస్తాయి కానీ C ఇండెక్స్ లు 0 వద్ద ప్రారంభమవుతాయి కాబట్టి మీరు దానిని 7 వేరియబుల్స్గా భావించవచ్చు అవి marks0 నుండి marks6 వరకు ఉంటాయి మేము ఇంతకు ముందు చేసినట్లుగా మీకు ఏ ప్రారంభీకరణ లేకపోతే అర్రే లోని విలువలు తెలియవు ఈ విలువలు తెలియవని మీరు భావించాలి వీటిని వేరియబుల్స్ మాదిరిగానే మెమరీలో ఎక్కడైనా ఉంచవచ్చు ఒక విషయం ఏమిటంటే ఇవి 7 కంటిన్యూయస్ లొకేషన్స్ కానున్నాయి ఉదాహరణకు marks0 కు అడ్రస్ 2731 కేటాయించబడిందని అనుకుందాం అప్పుడు మార్క్ 1 యొక్క అడ్రస్ 2732 మరియు మొదలైనవి మార్క్స్ 6 యొక్క అడ్రస్ 2737 వద్ద ఉంటాయి కాబట్టి అర్రేస్ అనేవి కంటిన్యూయస్ లొకేషన్స్ సెట్ ని కలిగి ఉంటాయని ఉద్దేశించబడింది మేము చెప్పినట్లుగా ప్రతి ఎలిమెంట్ ని వేరియబుల్గా భావించవచ్చు ఇండివిడ్యువల్ వేరియబుల్స్ వలె అవి ఇనిషియలైజ్ చేయకుండానే ప్రారంభమవుతాయి ఒక మంచి విషయం ఏమిటంటే మీరు అర్రే ని ప్రకటించిన తర్వాత వేరియబుల్స్లో వలె మీరు ఈ వేరియబుల్స్కు వ్యాల్యూస్ ను కేటాయించవచ్చు వేరియబుల్స్ విషయంలో ఎడమ వైపు వేరియబుల్ పేరు ఉంటుంది కుడి వైపు వ్యాల్యూ లేదా ఎక్స్ప్రెషన్ లను కలిగి ఉండవచ్చని మేము చూశాము అదే విషయం అర్రేస్ కు వర్తిస్తుంది కాబట్టి ఎడమ వైపు మీకు ఇండివిడ్యువల్ వేరియబుల్ marks3 ఉంది మరియు కుడివైపు మనకు 36 విలువ ఉంది మీరు దీన్ని మీ ప్రోగ్రామ్లో చేస్తే వ్యాల్యూ 36కి వెళుతుంది కాబట్టి ఈ సమయంలో marks3 లొకేషన్ కంటెంట్లు మీకు తెలుసు ముందు మనం మెమరీ లొకేషన్ ని పొందడానికి యాంపర్సెండ్ని ఉపయోగించవచ్చు ఉదాహరణకు మేము marks2 యొక్క అడ్రస్ ని చెప్పాలనుకుంటే మేము ఆంపర్సండ్ marks2 ఇస్తాము మరియు ఆంపర్సండ్ marks2 మనకు 2733 విలువను ఇస్తుంది ఆంపర్సండ్ marks1 మనకు 2732 విలువను ఇస్తుంది మరియు మొదలైనవి కాబట్టి పెరుగుతున్న విలువలలో అడ్రస్ లు 2731 నుండి 2737 వరకు పెరుగుతున్న క్రమంలో ఉంటాయి కాబట్టి అవి ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి మరియు అవి అర్రే ఇండెక్స్ 0 నుండి 6 కి పెరుగుతున్నాయి మనం ఇంతకు ముందు చేసిన ఉదాహరణను మళ్లీ చూద్దాం మనకు ఫ్లోట్ temp365 ఉంది దీని టైప్ ఫ్లోట్ మరియు 365 విలువలు గల అర్రే ని కలిగి ఉన్నామని చెప్పండి ఈ సమయంలో ఇది మెమరీలో ఎక్కడ ఉంచబడుతుందో మేము పట్టించుకోము ఎందుకంటే అది మీ రన్ టైమ్ సిస్టమ్ చేయవలసిన పని ప్రోగ్రామర్గా మెమరీ లొకేషన్లో అది ఎక్కడ ఉందో మేము పట్టించుకోము వేరియబుల్స్ మాదిరిగానే అవి మెమరీలో ఎక్కడ ఉన్నాయో మనం పట్టించుకోము దీని గురించి మేము ఇంతకు ముందు దృష్టిని పెట్టలేదు ఇప్పుడు అది ఏమి చేస్తుందో చూద్దాం ఇది ఇండివిడ్యువల్ వేరియబుల్ అయితే scanf వేరియబుల్ యొక్క ఫార్మాట్ మరియు అడ్రస్ ను తీసుకుంటుందని మేము చూశాము ఇక్కడ కూడా అదే జరుగుతోంది మేము ఇక్కడ ఫార్మాట్ ని కలిగి ఉన్నాము మరియు వేరియబుల్ యొక్క అడ్రస్ ను కలిగి ఉన్నాము వేరియబుల్ అనేది ఇండివిడ్యువల్ వేరియబుల్ మాత్రమే కాదు ఇది వాస్తవానికి అర్రే లొకేషన్ కాబట్టి tempi అనేది temp0 temp1 temp2 మొదలుకొని temp364 వరకు కొనసాగుతుంది చివరకు మీరు ఈ లూప్ను చూసినప్పుడు అది 0 నుండి 364 వరకు నడుస్తుంది కనుక ఇది వాస్తవానికి 365 సార్లు నడుస్తుంది కాబట్టి మన అర్రే అనేది 0 నుండి 364 వరకు ఇండెక్స్ చేయబడింది లూప్ కూడా 0 నుండి 364 వరకు నడుస్తుంది మేము వాస్తవానికి 365 ఎలిమెంట్స్ ను స్కాన్ చేస్తున్నాము ఈ లూప్లో మేము మొత్తం 365 ఎలిమెంట్లను సమ్ గా జోడిస్తున్నాము మరియు మీరు చివరగా ఆవరేజ్ ని పొందుతారు కాబట్టి ఇది చాలా సులభం అర్రేస్ నుండి మేము కంటిన్యూయస్ లొకేషన్స్ ను పొందుతాము మరియు మనకు ఒకే రకమైన డేటా టైప్ ఉంటుంది కానీ మనకు ఒకే రకమైన డేటా టైప్ యొక్క అనేక అంశాలు ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి అర్రేస్ ను ప్రారంభ విలువలు ఇచ్చేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి మీరు ఇలాంటివి చేయవచ్చు మనకు ఏడు మంది విద్యార్థుల మార్కులు కావాలి మరియు మేము దానిని int marks7 గా కలిగి ఉంటాము మరియు దానిని వినియోగదారు నుండి చదవగలము లేదా కొన్నిసార్లు ఈ వ్యాల్యూస్ ఏమిటో మనకు తెలుసు కాబట్టి మేము దానిని వెంటనే ప్రారంభ విలువలు ఇవ్వగలము నేను దీన్ని చేయగలను కాబట్టి int marks7 ఉంది కాబట్టి మేము మార్కులను 7 ఎలిమెంట్స్ గల ఇంటీజర్ అర్రే గా ప్రకటిస్తున్నాము మరియు మీరు కర్లీ బ్రేస్ ను ఉపయోగించి కుడివైపు ఉన్న విలువల లీస్ట్ను పేర్కొనవచ్చు ఈ సందర్భంలో marks0 అనేది 22 అవుతుంది marks2 అనేది 75 అవుతుంది marks6 అనేది 45 మరియు మొదలైనవి అవుతాయి కాబట్టి ఎడమవైపు ఉన్న లొకేషన్స్ ను 0 నుండి 7 వరకు చూడవచ్చు మరియు విలువలని ఎడమ నుండి కుడి వైపు కి చూడవచ్చు కాబట్టి మీరు ఎడమ వైపునుండి కుడివైపుకి వరకు ఒకదానికొకటి మ్యాపింగ్ పొందుతారు మీరు దీన్ని చేసినప్పుడు ఇవి 0 నుండి 6 లొకేషన్స్ అని మరియు 0కి 22 1కి 15 మరియు marks6 కి 45 వరకు విలువలు ఉన్నాయని చెప్పండి మీరు దీన్ని ప్రారంభించడం మరియు ఇక్కడ వదిలివేయడం మాత్రమే కాదు అది మీరు ఇతర వేరియబుల్స్ కి చేసినట్లే మీరు వ్యాల్యూస్ ను మార్చవచ్చు కాబట్టి మీరు ఇటువంటివి ఏదైనా చేయవచ్చు మీరు mark3 56 గా ప్రారంభ విలువని ఇచ్చారు మేము ఇలా కొంత అసైన్మెంట్ చేయవచ్చు mark3 36 మరియు అది విలువను 36కి మారుస్తుంది కాబట్టి ఈ విలువ 56 నుండి 36కి మారిందని మేము చూశాము కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని మంచి విషయాలు ఉన్నాయి అర్రే ఇండెక్స్ లు ఎల్లప్పుడూ Cలో 0 వద్ద ప్రారంభమవుతాయి మీరు ఇతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నుండి వచ్చినట్లయితే కొన్ని లాంగ్వేజెస్ 1 వద్ద ప్రారంభమవుతాయి కాబట్టి దీని గురించి తెలుసుకోండి ఇది ఒక సాధారణ పొరపాటు మరియు చాలా మంది వ్యక్తులు ఈ విషయంలో చిక్కుకుపోతారు ఇండెక్స్ లు 1 వద్ద ప్రారంభమవుతాయి మరియు 0 వద్ద కాదు కాబట్టి Cలో అవి 0 వద్ద ప్రారంభమవుతాయి మీరు mark7 ఇచ్చినప్పుడు 0 నుండి 6 వరకు మార్కులు అన్నీ చెల్లుబాటు అవుతాయి mark7 అనేది చెల్లుబాటు కాదు అలాగే మైనస్ 1 లేదా మైనస్ 2 మార్కులు మొదలైనవి చెల్లుబాటు కావు మీకు ఎప్పటికీ ప్రతికూల ఇండెక్స్ లు ఉండవు లేదా మీరు కలిగి ఉన్న డిక్లరేషన్ కంటే ఎక్కువ మరియు సమానమైన ఇండెక్స్ ను కలిగి ఉండరు ఉదాహరణకు మీరు ఇంతకు ముందు చూపిన ఫ్లోట్లో మా వద్ద 365 ఉంది కాబట్టి temp365 చెల్లదు ఎందుకంటే మనకు temp0 నుండి temp364 వరకు మాత్రమే ఉంటుంది మేము మరొక చిన్న ఉదాహరణ గురించి మాట్లాడాలనుకుంటున్నాము ఇది హాటెస్ట్ డే ను కనుగొనడం మేము temp అనే అర్రే లో 365 డేస్ టెంపరేచర్ లను చదివాము కానీ మేము మ్యాక్సిమమ్ టెంపరేచర్ లేదా ఏ రోజు అత్యంత వేడిగా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాము మేము ఏ రోజు అత్యంత వేడిగా ఉందో అలాగే ఆ రోజు టెంపరేచర్ ను ప్రింట్ చేయాలని మేము యూజర్ ని కోరుకుంటున్నాము కాబట్టి మునుపటిలాగా మనకు ఫ్లోట్ temp 365 ఉంది మరియు మన దగ్గర రెండు అర్రేలు ఉన్నాయి హాటెస్ట్ డే మరియు i అనే రెండు వేరియబుల్స్ ఉన్నాయి ఏ రోజు అత్యంత వేడిగా ఉందో తెలుసుకోవడానికి మేము హాటెస్ట్ డే ని ఉపయోగించబోతున్నాము మరియు మేము అన్ని లొకేషన్స్ ను ఇటరేట్ చేయడానికి i ని ఉపయోగించబోతున్నాము కాబట్టి మొదట్లో మేము 0th రోజు అత్యంత వేడిగా ఉంటుందని ఊహిస్తున్నాము ఇది జనవరి 1 అని అనుకుందాం జనవరి 1 అత్యంత వేడిగా ఉంటుందని మరియు అది డే 0 అని మేము ఊహిస్తాము కాబట్టి temp hottest day అనేది temp0 గరిష్ట స్థాయికి వెళుతుంది ఇప్పుడు మేము 1 నుండి 364 వరకు లూప్ని రన్ చేస్తున్నాము కాబట్టి ఇది జనవరి 2 నుండి డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది మరియు మేము ఏమి చేయబోతున్నాము అంటే ప్రస్తుత టెంపరేచర్ దాని కంటే తక్కువగా ఉందో లేదో చూడబోతున్నాము మన రికార్డులో ఉండే ప్రస్తుత మ్యాక్సిమమ్ టెంపరేచర్ day i యొక్క టెంపరేచర్ కంటే తక్కువగా ఉంది అది తక్కువగా ఉంటే అప్పుడు మన దగ్గర ఉన్న టెంపరేచర్ మ్యాక్సిమమ్ టెంపరేచర్ కాదు ఎదో ఒక రోజు హాట్ గా మారింది కాబట్టి మేము దానిని అప్డేట్ చేయాలి కాబట్టి మేము హాటెస్ట్ డే i కి అప్డేట్ చేస్తున్నాము మేము టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉన్న రోజును మాత్రమే అప్డేట్ చేయలేదు మేము వాస్తవ టెంపరేచర్ ను కూడా రికార్డ్ చేస్తున్నాము ఎందుకంటే మీరు దీన్ని ట్రాక్ చేస్తున్నారు కాబట్టి ఈ లూప్ నిజంగా ఏమి చేస్తుంది మీరు 1వ రోజు నుండి 364వ రోజు వరకు వెళతారు కాబట్టి మేము డే 0 నుండి ప్రారంభిస్తాము మేము 1వ రోజు నుండి 364వ రోజు వరకు వెళ్తాము ఎదో ఒక రోజు ఎక్కువ వేడీ గా ఉంటే మేము దానిని అప్డేట్ చేస్తాము మరియు మేము ముందుకు వెళ్తాము మేము సంవత్సరంలో అత్యంత వేడిగా ఉండే రోజును కనుగొనవలసి ఉన్నందున మేము 364 డేస్ అనగా డే 0 నుండి డే 364 మొత్తం 365 డేస్ వరకు వెళ్లాలి దాని ముగింపులో హాటెస్ట్ డే అనేది డే ఇండెక్స్ ను కలిగి ఉంటుంది మరియు మ్యాక్స్ లో ఆక్చువల్ టెంపరేచర్ ను కలిగి ఉంటుంది మేము హాటెస్ట్ డే ని డే నెంబర్ ని మరియు మ్యాక్స్ టెంపరేచర్ తో ప్రింట్ చేయగలము ఇది చాలా సులభమైన లూప్ మేము 365 డేస్ టెంపరేచర్ ని చదవడానికి కోడ్ని చూపలేదు కానీ మేము మ్యాక్సిమమ్ ని కనుగొనే కోడ్ను మాత్రమే చూస్తాము కాబట్టి అర్రేస్ ఎలా ఉపయోగించబడుతున్నాయి అనేదానికి ఇది చాలా సులభమైన మరియు సాధారణ ఉదాహరణ మేము మ్యాక్సిమమ్ ని కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి ఇది 100 మంది విద్యార్థుల మార్కులు కావచ్చు మరి ఏ విద్యార్థికి ఎక్కువ మార్కులు వచ్చాయో తెలుసుకోవాలనుకుంటున్నాము కాబట్టి మేము దీని గురించి మళ్లీ చెప్పవలసి ఉంటుంది మరియు అతిపెద్ద విలువను కనుగొనవలసి ఉంటుంది కాబట్టి మేము డే 0 అత్యంత వేడిగా ఉంది అనే దానితో ప్రారంభిస్తాము మరియు ith డే ప్రస్తుత రికార్డ్ కంటే వేడిగా ఉంటే దాన్ని అప్డేట్ చేయండి మనకు సాధ్యమయ్యే బహుమితీయ అర్రేస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆచరణలో ఉన్న ప్రతిదీ 1 డైమెన్షనల్ని ఉపయోగించదు మేము కలిగి ఉన్నప్పటికీ కాబట్టి మనకు మ్యాట్రిసెస్ మరియు మొదలైనవి ఉన్నాయి సహజంగా అవి మల్టీ డైమెన్షనల్ లేదా ఇందులో మ్యాట్రిసెస్ వాస్తవానికి 2 డైమెన్షనల్ గా ఉంటుంది మీరు 3 డైమెన్షనల్ స్ట్రక్చర్స్ ని కూడా కలిగి ఉండవచ్చు కాబట్టి C అనేది మీకు మల్టీ డైమెన్షనల్ అర్రేస్ ను కలిగి ఉండటానికి సౌలభ్యాన్ని ఇస్తుంది ఉదాహరణకు ఈ రకమైన వాటిని చూద్దాం మన దగ్గర int A43 అనే డిక్లరేషన్ ఉంటే అంటే మనకు 0 1 2 3 అనే నాలుగు వరుసలు ఉన్నాయి కాబట్టి ఇది దీని నుండి వస్తుంది మరియు నెంబర్ 0 నుండి 2 వరకు 3కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మనకు 4 రోస్ X 3 కాలమ్స్ ఉన్నాయి మేము 3 డైమెన్షనల్ అనబడే ఏదైనా కలిగి ఉండగలము ఈ సందర్భంలో మేము B అనే ఫ్లోటింగ్ పాయింట్ అర్రే ని కలిగి ఉన్నాము మరియు దానికి 3 డైమెన్షన్స్ ఉన్నాయి మీరు దీనిని x y మరియు z డైమెన్షన్ గా భావించవచ్చు x డైమెన్షన్ లో 2 ఉంది మీరు దీన్ని రెండు ప్లేన్స్ గా భావించవచ్చు అవి ప్లేన్ 0 మరియు ప్లేన్ 1 ప్రతి ప్లేన్ లో మనకు 4 రోస్ మరియు 3 కాలమ్స్ ఉన్నాయి అదే మీరు ఇక్కడ చూస్తున్నారు ప్రతి ప్లేన్ లో మనకు 4 రోస్ మరియు 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మ్యాట్రిసెస్ మరియు గ్రాఫిక్స్ మొదలైనవాటిని నిర్వహించడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మేము ఈ ఉదాహరణలను కొంచెం తరువాత పరిశీలిస్తాము కొద్దిసేపట్లో మనం మల్టీ డైమెన్షనల్ అర్రేలకు ఉదాహరణలను చూస్తాము కాబట్టి ఈ మాడ్యూల్ చివరిలో మనము నేర్చుకున్నది ఏమిటంటే అర్రేస్ యొక్క ప్రాథమిక నొటేషన్ మేము అర్రేస్ ను ఎలా ఉపయోగించగలము వాటిని ఎలా ఇండెక్స్ చేయవచ్చు మరియు మెమరీ లోపల ఏమి జరుగుతుంది తదుపరి రెండు మాడ్యూళ్లలో మేము అర్రేస్ గురించి మరిన్ని వివరాలను చూస్తాము